మరియు ఈ ఉపన్యాసంలో అంతర్జాతీయ మానవ వనరుల నిర్వహణ ప్రత్యేకంగా ప్రపంచ ఉపాధి చట్టం పారిశ్రామిక సంబంధాలు మరియు అంతర్జాతీయ నీతి యొక్క కొన్ని అంశాలను నేను మీకు పరిచయం చేస్తాను మేము భారతదేశ సందర్భంలో ఉపాధి చట్టం గురించి మాట్లాడాము మేము సాధారణంగా పారిశ్రామిక సంబంధాల గురించి మాట్లాడాము మరియు మేము సాధారణంగా నీతి మరియు చట్టం గురించి మాట్లాడాము ఇప్పుడు మానవ వనరుల నిర్వాహకుడి దృక్పథం నుండి ప్రపంచ పర్యావరణానికి ఈ భావనల యొక్క అనువర్తనం గురించి మాట్లాడుతాము షులర్ బ్రిస్కో షులర్ మరియు క్లాజ్Schuler Briscoe Schuler and Claus యొక్క పుస్తకం మరియు గోమెజ్ మెజియా బాల్కిన్ మరియు కార్డిGomez Mejia Balkin and Cardy చేత పుస్తకం దానితో ముందుకు సాగండి అంతర్జాతీయ వ్యాపారం యొక్క సంస్థాగత సందర్భం అంతర్జాతీయ సంస్థలను కలిగి ఉంటుంది కాబట్టి ఈ సంస్థలు ఎక్కడ ఉన్నాయో మనం మాట్లాడేటప్పుడు ఈ సంస్థల పనితీరును నియంత్రించే సంస్థల గురించి మాట్లాడుతాము ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ కార్మిక సంస్థ ఓ ఇ సి డి ప్రపంచ బ్యాంక్ మరియు భారత ద్రవ్య నిధి అంతర్జాతీయ ద్రవ్య నిధి నన్ను క్షమించండి అంతర్జాతీయ వాణిజ్య సంస్థలు మరియు ఒప్పందాలు కాబట్టి మనకు ప్రపంచ వాణిజ్య సంస్థ ఉంది మాకు నాఫ్టా ఉంది మనకు మెర్కోసూర్ ఉంది మనకు ఆండియన్ కమ్యూనిటీ ఆసియాన్ అపెక్ యూరోపియన్ యూనియన్ మొదలైనవి ఉన్నాయి మరియు మనకు వాణిజ్య దౌత్యం ఉంది కాబట్టి అంతర్జాతీయంగా ఉన్న సంస్థల పనితీరును పర్యవేక్షించే వివిధ మార్గాలు అంతర్జాతీయ చట్టం యొక్క పరిమితుల్లో ఉండటానికి మనకు సహాయపడే వివిధ సంస్థలు సంస్థాగత సందర్భం మళ్ళీ వాణిజ్య దౌత్యం మేము వాణిజ్య దౌత్యం గురించి మాట్లాడేటప్పుడు వాణిజ్య చర్చల గురించి మాట్లాడుతున్నాము వివిధ దేశాల పౌరులపై విధాన నిర్ణయం తీసుకునే ప్రభావం గురించి మేము మాట్లాడుతున్నాము ప్రభుత్వ నిబంధనలు ఆతిథ్య దేశం లోపల విదేశీ దేశం లోపల ప్రజలు వలసపోతున్నారని మాతృ దేశం నుండి సంస్థ పనిచేస్తున్న చోట ఏ దశలో పనిచేస్తుందో సంస్థ ఏ దశలో ఉందో మొదలైనవి మనకు చట్టాలు ఉన్నాయి మనకు ప్రమాణాలు ఉన్నాయి ఒక ఉద్యోగి చట్టవిరుద్ధంగా పని చేస్తే ఏమి జరుగుతుంది ఏ చట్టం ఏ దేశ పరిపాలన ఈ వ్యక్తి యొక్క చర్యల పై ఎలా నియమాలను అమలుచేస్తుంది మాకు ప్రమాణాలు ఉన్నాయి మేము ఉత్పత్తి చేసినప్పుడు ఒక ఉత్పత్తి లేదా సేవ ఏ ప్రమాణాలకు కట్టుబడి ఉండాలిఏ ప్రమాణాలకు మేము కట్టుబడి ఉండాలో ఎవరు నిర్ణయిస్తారు ఎవరు నిర్ణయిస్తారు ఈ ప్రమాణాలు ఎలా నిర్ణయించబడతాయి మరియు ఈ ప్రమాణాలను ఎవరు అమలు చేస్తారు కాబట్టి వివిధ ప్రమాణాలకు సంభావితీకరణ ఉత్పత్తి మరియు అమ్మకాల తర్వాత సేవ దశలలో ఎంత ప్రాధాన్యత ఇస్తాము పారిశ్రామిక రాయితీలు మీకు తెలుసా ఎలా ఎక్కడ ఎలాంటి రాయితీలు లభిస్తాయి వివిధ పనులు చేయడానికి ప్రభుత్వం మాకు ఎలా సహాయపడుతుంది ఈ నిబంధనలు ఎక్కడ ఉన్నాయి చట్టం యొక్క పరిమితుల్లోనే మనం ఉండిపోయామని నిర్ధారించుకోవడానికి మనం ఏమి చేయాలి మరియు మేము ఇక్కడ పనిచేసే సామాజిక ఆర్థిక మరియు సామాజిక రాజకీయ వాతావరణం మరియు భౌగోళిక వాతావరణం నుండి గరిష్ట ప్రయోజనాన్ని ఎలా పొందగలం వాణిజ్య దౌత్యంలో కార్పొరేట్ ప్రవర్తన మరొక సమస్య వివిధ అంతర్జాతీయ సంస్థలు చెప్పినట్లుగా సమానమైన ఉపాధి ప్రమాణాలు మీకు తెలుసా ఒకటి కంటే ఎక్కువ దేశాలలో మేము కష్టపడుతున్నప్పుడు మేము పనిచేసేటప్పుడు ఇవి కొన్ని సమస్యలు అసోసియేషన్స్వేచ్ఛ యూనియన్ ఎలా ఉంది సామూహిక బేరసారాలు ఎలా ఉన్నాయి వ్యవస్థీకృత శ్రమను వివిధ దేశాలలో ఏవిధంగా చూస్తున్నారు అది పెద్ద సమస్య ఇది మానవ వనరుల నిర్వాహకులు కనుక్కొని వ్యవహరించి వారి మిగతా సంస్థకు కమ్యూనికేట్ చేయాలి సమాన ఉపాధి అవకాశం మరియు అవివక్షత మనం పని చేసే ప్రతి దేశంలో సమాన ఉపాధి అవకాశాలు అమలు చేసే చట్టాలను మనం కనుగొనవలసి ఉంది వివిధ రకాల వ్యక్తుల పట్ల ఒక దేశంలో మనకు తెలియకుండా మనం అనుకోకుండా వివక్షకు గురికాకుండా ఉండటానికి మనం నిర్ధారించుకోవాలి కాబట్టి ఈ విషయాలను తెలుసుకోవడం మరియు తదనుగుణంగా పనిచేయడం మానవ వనరుల నిర్వాహకుడిపై ఉంది బాల కార్మికులకు మరియు బలవంతపు శ్రమకు వ్యతిరేకంగా నిషేధాలు జైలు లేదా బానిస శ్రమ కాబట్టి మీకు తెలుసా నా ఉద్దేశ్యం ఏమిటంటే బాల కార్మికులను ఆ దేశం ఏ విధంగా ఎలా నిర్వచించింది బాల కార్మికులతో నిమగ్నమయ్యే ప్రజలకు వ్యతిరేకంగా ఆ దేశం ఏ చర్యలు తీసుకుంటుంది కాబట్టి ఈ విషయాలన్నీ తెలుసుకోవాలి నేను మీకు ఉదాహరణ ఇస్తే నాకు తెలియదు రగ్మార్క్ యొక్క ఈ ఉదాహరణ నేను మీకు ఇచ్చి ఉండవచ్చు ఐకియా కనుగొనబడింది మీకు తెలుసు ఐకియా దాని కార్యకలాపాలు అవుట్ సోర్స్ చేసింది మరియు ఐకియా విక్రేతలలో ఒకరు లేదా కొంతమంది విక్రేతలు పిల్లలు తయారుచేసిన తివాచీలను పొందుతున్నారని కనుగొనబడింది మరియు లేదా పిల్లలు పని చేసే కుటీర పరిశ్రమల నుండి వారీ తివాచీలను పొందుతున్నారు కాబట్టి ఈ విషయం తెలుసుకున్న వెంటనే వారు దిద్దుబాటు చర్య తీసుకున్నారు మరియు వారు రగ్మార్క్ యొక్క ఈ మొత్తం భావనతో ముందుకు వచ్చారు దీని అర్థం రగ్మార్క్ లేదా ఇది ఒక ముద్ర ఇది ఒక స్టాంప్ ఇది పిల్లలు తయారుచేసిన కార్పెట్ కాదని నిర్ధారిస్తుంది వృత్తిపరమైన భద్రత మరియు ఆరోగ్యానికి సంబంధించిన ప్రాథమిక సూత్రాలు కాబట్టి అది మరొకటి వృత్తి భద్రత మరియు ఆరోగ్యం గురించి ఏ దేశం ఎక్కడ ఏమి చెబుతుందో మనం తెలుసుకోవాలి ఎక్కువ జనాభా ఉన్న ప్రదేశాలు ఎక్కువ జనాభా ఉన్న దేశాలు ఎక్కువ జనాభా ఉన్న ప్రాంతాలు పర్యావరణ ఆరోగ్యం కోసం మరింత కఠినమైన నిబంధనలను కలిగి ఉండాలి లేదా ఎక్కువగా ఉండాలి వారు మీకు తెలుసా మనము ఆ ప్రాంతంలో రక్షణ గేర్ల కోసం ఎక్కువ ఖర్చు చేయాలి ఎలాంటి పని మనం చేస్తాముమనం ఎలా పరిపాలించుకుంటాము ఎలాంటి రక్షణాత్మక గేర్ మన ప్రజలకు ఇస్తాము అప్పుడు ఒక ప్రాంతం యొక్క స్థలాకృతి ఉదాహరణకు మీరు పని చేస్తున్నారు మీరు చాలా వెచ్చని వాతావరణంలో పనిచేస్తున్నారు కాబట్టి మీరు ప్రజలను పంపిస్తారు మీకు తెలుసా కాబట్టి ఈ రకమైన వాతావరణంలో మీరు అలాంటి వ్యక్తుల కోసం తయారుచేసే ఏర్పాట్లు చెప్పాలంటే చాలా చల్లని వాతావరణం లో మీరు ప్రజల కోసం తయారుచేసే ఏర్పాట్ల కంటే చాలా భిన్నంగా ఉంటాయి మరియు అన్నీ ఉండొచ్చు మరియు ఈ రకమైన పరిశ్రమ మైనింగ్ పరిశ్రమ కంటే భిన్నంగా ఉంటుంది వస్త్ర పరిశ్రమ ఇక్కడ ఫైబర్స్ చుట్టూ తేలుతున్నాయి అది చాలావరకు మీ శ్వాసకోశ వ్యవస్థను దెబ్బతీస్తుంది చుట్టూ తేలుతూ ఉంటుంది ఎక్కడో అక్కడ చాలా పొగ చాలా వేడి లోహపు ముక్కలు చుట్టూ ఎగురుతూ వుంటాయి చుట్టూ గాజు ఎగురుతూ ఉండవచ్చు కాబట్టి మీ మీ ఉద్యోగుల భద్రతను మీరు ఎలా చూసుకుంటారు కార్మికుల సమూహాలతో సంప్రదింపులు చేపట్టడానికి ముందు గణనీయమైన మార్పులు శ్రామిక శక్తి తగ్గింపులు మరియు ప్లాంట్ మూసివేతలు మరలా మేము బహుళ దేశ లేదా బహుళ జాతీయ సంస్థలతో వ్యవహరించేటప్పుడు ఇది పెద్ద సవాలుగా మారుతుంది ఫిర్యాదు లేదా వివాద పరిష్కార విధానాలు అవును మనమందరం అలా చెప్పాలి మీరు తప్పక మీ పర్యవేక్షకుడి వద్దకు వెళ్లాలి పర్యవేక్షకుడు అంగీకరించకపోతే మీరు వ్రాతపూర్వకంగా ఏదైనా ఇస్తారు అదీ పని చేయకపోతే మీరు యూనియన్కు వెళ్లండి మొదలైనవి కానీ తెలుసుకోవడం చాలా ముఖ్యం చట్టం మీకు ఏమి చెబుతుందో ఏమి చేయాలో మరియు ఇది వేర్వేరు దేశాలలో భిన్నంగా ఉంటుంది కాబట్టి అంటే మళ్ళీ సంస్కృతి కూడా పరిపాలించగలదు మీరు ఏమి చేస్తారు ఒకవేళ మీకు ఫిర్యాదు ఉంది ఉపాధి పద్ధతులను ఆడిట్ చేయడానికి అంతర్గత లేదా బాహ్య మానిటర్ల వాడకం మీ ఉపాధి పద్ధతులను మీరు ఎలా ఆడిట్ చేస్తారు మీ విధానాలను మీరు ఎలా ఆడిట్ చేస్తారు మీరు ఏమి చేస్తారు ఈ విషయాలను ఎవరు చూసుకుంటారు మరొక సవాలు వివిధ దేశాలలో పనిచేస్తున్న హెచ్ ఆర్ నిపుణులు వీటితో వ్యవహరించాలి అంతర్జాతీయ కార్మిక ప్రమాణాలు మరియు నిబంధనలను అర్థం చేసుకోవడం అంతర్జాతీయ మానవ వనరుల నిర్వాహకులకు ముఖ్యంగా బహుళ జాతీయ సంస్థలకు చాలా ముఖ్యం బహుళ జాతీయ సంస్థ పనిచేసే ప్రతి దేశం లో కార్మిక మరియు ఉపాధి చట్టాలు మరియు అభ్యాసాల యొక్క విశ్లేషణను మేము నిర్వహించాలి ఈ విషయం మీకు చెప్పాను అదనపు ప్రాదేశిక చట్టాలు ఎంతవరకు వర్తిస్తాయో నిర్ణయించడం ప్రత్యేకించి అటువంటి చట్టాలు చేసిన దేశాలకు కాబట్టి మీకు తెలిసిన కొన్ని చట్టాలు కంపనీ వున్న భౌగోళిక ప్రాంతానికి దేశ భౌగోళిక ప్రాంతానికి పరిమితం చేయబడ్డాయి కొన్ని చట్టాలు ఆ భౌగోళిక ప్రాంతం యొక్క సరిహద్దుల్లోకి విస్తరించి ఉన్నాయి ఉదాహరణకు బాల కార్మిక చట్టాలు కొన్నిసార్లు వివక్షత వివక్షత లేని చట్టాలు మళ్ళీ మీకు తెలుసా అవి లేవు అవి ఏ ప్రత్యేకమైన భౌగోళిక ప్రాంతానికి పరిమితం కాలేదు ఉద్యోగుల ఆరోగ్య మరియు భద్రతా చట్టాలు కొన్ని సందర్భాల్లో సంస్థ పనిచేస్తున్న ప్రాంతం భౌతిక ప్రాంతం భౌగోళిక ప్రాంతం పైకి మరియు దాటి వెళుతుంది కాబట్టి కొన్ని చట్టాలు ఉన్నాయి అవి భౌగోళిక సరిహద్దుల ద్వారా పరిమితం చేయబడవు మరియు తదనుగుణంగా ఏది వర్తిస్తుంది ఎక్కడ మరియు అమలు చేయాలో తెలుసుకోవడం మానవ వనరుల నిర్వాహకుడి బాధ్యత అన్ని ఎమ్ ఎన్ ఇ లకు సాధారణమైన కార్మిక మరియు ఉపాధి సమస్యలను విశ్లేషించడం అవి ఏమనగా కార్మిక సంబంధాలకు అనుగుణంగా సమస్యలు మరియు స్థానిక సాంస్కృతిక పద్ధతులు కాబట్టి విషయాలు ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకోవడం చాలా ముఖ్యం ఏ సమస్యలు పైకి వస్తాయి మరియు చూడండి సాధారణ పరిష్కారాల ముసాయిదా ఎలా చేయవచ్చో అదనపు ప్రాదేశిక చట్టాల కారకాలు మీకు తెలుసా అదనపు ప్రాదేశిక చట్టాల విషయంలో పరిపాలించే కారకాలను రెండు కార్యకలాపాలు ఎంతవరకు నిర్ణయం చేస్తాయి ఏకీకృతం చేస్తాయి మొదటిది వివిధ దేశాలలో బహుళ జాతీయ సంస్థలో కార్యకలాపాల పరస్పర సంబంధం మరొకటి సాధారణ నిర్వహణ ఏ స్థాయిలలో మీరు ఒకరిపై ఒకరు పరస్పరం ఆధారపడతారు మరొకటి సాధారణ నిర్వహణ ఏ స్థాయిలో మీకు తెలుసా సంస్థ యొక్క విధానాలు ఏమిటి అవి సంస్థ యొక్క రెండు కార్యాలయాలకు వివిధ దేశాలలో సాధారణమా కార్మిక సంబంధాలపై కేంద్రీకృత నియంత్రణ మరొకటి కాబట్టి కార్మిక సంబంధాలను ఎక్కడ ఎలా నిర్వహిస్తారు సంస్థలో భాగంగా యూనియన్ అంగీకరించాలా వద్దా అని మీరు ఎక్కడ నిర్ణయిస్తారు మరియు ఎక్కడ యూనియనీకరణను నివారించాలి ఉద్యోగుల నాడిని మీరు ఎలా అంచనా వేస్తారు సాధారణ యాజమాన్యం లేదా ఆర్థిక నియంత్రణ డబ్బు ఎలా పంపిణీ అవుతుంది మీరు ఎక్కడ ఖర్చు చేస్తారు మీరు ఎక్కడ లాభం పొందుతున్నారు ఏ పరంగా ఆతిధ్య దేశం యొక్క కరెన్సీ మరియు మాతృ దేశ కరెన్సీ మీకు తెలుసా మీరు ఈ విషయాలను ఎలా సమలేఖనం చేస్తారు ఈ విషయాలు రోజూ మారతాయి మరియు చట్టాలు ఈ విషయాలను నియంత్రిస్తాయి స్థానిక విదేశీ యాజమాన్యంలోని సంస్థలకు జాతీయ చట్టం యొక్క వర్తింపు మీకు తులనాత్మక చట్టం ఉంది మేము వలసల కోసం మరియు వీసాల కోసం చట్టాలు కలిగి వున్నాము కాబట్టి వీసా అనేది విదేశాలలో ఉండటానికి సందర్శకుల ఉద్దేశం ఇది ఆతిథ్య దేశం మాతృ దేశ పౌరులకు ఆ దేశంలో వచ్చి పనిచేయడానికి అనుమతి కాబట్టి మీరు సమర్థించుకోవాలి ఆపై వారు సరే మీరు ఈ దేశంలో ఈ నెలలు లేదా సంవత్సరాలు లేదా ఏమైనా పని చేయవచ్చు వలసలు అంటే సంచులు మరియు సామానుతో వేరే దేశానికి వెళ్ళడం తులనాత్మక చట్టం డేటా గోప్యత మరియు రక్షణ మళ్ళీ విదేశీ యాజమాన్యంలోని సంస్థలు ఏ సంస్థలోనైనా ఉద్యోగుల డేటాను రక్షించడం చాలా ముఖ్యం మరియు డేటా గోప్యతను నియంత్రించే చట్టాలు భిన్నంగా ఉంటాయి అవి దేశం నుండి దేశానికి మారుతూ ఉంటాయి వివక్ష వ్యతిరేక చట్టాలు నేను మీకు చెప్పినట్లు శ్రమశక్తిని తొలగించడం మరియు తగ్గించడం కొన్ని దేశాలలో మీ శ్రామిక శక్తిని ఎప్పుడు రద్దు చేయవచ్చో చట్టం లో చాలా స్పష్టంగా కనిపిస్తాయి మరియు తమతో అన్యాయంగా ప్రవర్తిచారని ఉద్యోగులు భావిస్తే వారు ఏ చర్యలు తీసుకోవచ్చు ఇతర దేశాలలో ఇది స్పష్టంగా ఉండదు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు ఇది మూడు పరిస్థితులలో జరగవచ్చు వ్యాపారం మూసివేయబడినప్పుడు లేదా కార్యాలయం మూసివేయబడినప్పుడు గాని వ్యాపారం మూసివేయడం అంటే మీ వ్యాపారం చనిపోయింది మీరు కార్యకలాపాలను మూసివేస్తున్నారు మీరు మీ ఉద్యోగులను వీడాలి లేదా మీరు పనిచేసిన కార్యాలయం భవనం ఇకపైన సురక్షితం కాదు లేదా ఉండాలి మీకు తెలుసా ఉంది అది అద్దెకు తీసుకోబడింది మరియు ఎవరో దానిని తిరిగి పొందాలి లేదా ఇది సురక్షితం కాదు కాబట్టి మీ భౌతిక స్థానం మూసివేయబడుతుందని మీకు తెలుసు లేదా ఆ పని కోసం ఆర్థిక అవసరం తగ్గిపోతుంది మీరుదీనితో వ్యవహరించడానికి మరింత సాంకేతికతను కోరుకుంటారు మీరు అనేక కార్యకలాపాలను స్వయం చాలకం చేసారు అప్పుడు మీకు ఇకపై ఎక్కువ మంది అవసరం లేదు కాబట్టి మీరు మీ ఉద్యోగులలో కొంతమందిని తీసివేస్తారు మీరు మీ శ్రామిక శక్తిని తగ్గించాలి కానీ మీరు దీన్ని ఎలా చేస్తారు ఆ ప్రాంతంలోని స్థానిక చట్టాల ప్రకారం నడుచుకోవాలి మరియు అది ఏదో ఒకటి మానవ వనరుల నిర్వాహకుడు బాధ్యత వహించడం కనుగొనడం మరియు కట్టుబడి ఉండటం మేధో సంపత్తి పెద్ద విషయం అది నా పెంపుడు జంతువులలో ఒకటి మరొక వ్యక్తి యొక్క సహకారాన్ని మీరు ఎల్లప్పుడూ గుర్తించాలి జ్ఞానం యొక్క భాగాన్ని సృష్టించిన వ్యక్తికి దానికి తగిన క్రెడిట్ ఇవ్వాలి ఇప్పుడు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో మేధో సంపత్తి ఎలా రక్షించబడుతుంది మీకు తెలుసా ఇది దేశ దేశానికి మారుతుంది దీన్ని నియంత్రించే చట్టాలు దేశ దేశానికి భిన్నంగా ఉంటాయి మీరు తప్పక చూసారు నా అన్ని స్లైడ్లలో నాకు కొంచెం ఉంది మీకు తెలుసా నేను ఎల్లప్పుడూ మూలాల సూచనను ఇస్తాను ఇక్కడ ఇప్పుడు ఇది చాలా చాలా ముఖ్యమైనది ఇది ఏదో కాదు నేను నాతో వచ్చాను మీకు తెలుసా నా స్వంతంగా ఇది ఏదో కాదు నాకు ఉంది దాని గురించి అంతర్దృష్టి ఉంది బ్రిస్కో షులర్ మరియు క్లాజ్Briscoe Schuler and Clausరాసిన పుస్తకం నుండి నేను ఈ సమాచారాన్ని తీసుకున్నాను నేను ఇప్పటికే ఆ పుస్తకం మీకు చూపించాను కాబట్టి ఈ రచయితలు చేసిన పనిని నేను అంగీకరిస్తున్నాను మరియు నేను వారికి దానికి తగిన క్రెడిట్ ఇస్తున్నాను మేధో సంపత్తి రక్షణ అని పిలుస్తారు ఏది ఏమైనా సంస్థ యొక్క ఉద్యోగులు వారు ఉపయోగించుకోవాల్సిన కొంత జ్ఞానాన్ని సృష్టించిన ఎవరికైనా తగిన క్రెడిట్ ఇవ్వాలి ఇది ఖచ్చితంగా అవసరం అంతర్జాతీయ కార్మిక సంబంధాల పాలన లో వివిధ సంస్థలు వివిధ సంఘాలు మీరు అంతర్జాతీయ స్థాయిలో యూనియన్ను కలిగి ఉండవచ్చు ఇది స్థానికంగా ఉండవలసిన అవసరం లేదు మీ ఫ్రంట్ లైన్ ఉద్యోగులు వేర్వేరు కర్మాగారాల్లో ఒకే కంపెనీకి వివిధ ప్రదేశాలలో ఉన్నారు కాబట్టి ఈ వ్యక్తులు ఆన్లైన్లో కలిసిపోవచ్చు వారు కలిసి ఉండటానికి మరియు పని చేయడానికి ఒక మార్గాన్ని కనుగొనగలిగారు కాబట్టి లేదా సంఘీకరించడం లేదా కలిసి సేకరించడం మరియు ఉమ్మడి స్వరం కలిగి ఉండటం మరియు ఆ అంతర్జాతీయ యూనియన్ సభ్యత్వం ఏదైనా అంతర్జాతీయ మానవ వనరుల నిర్వాహకుడికి ఒక పెద్ద ఆందోళన అంతర్జాతీయ కార్మిక సంబంధాలు మరియు సంస్థల పరిణామం అంతర్జాతీయ కార్మిక సంబంధాలను చూసుకునే వివిధ సంస్థలు ఒకటి వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ఇంటర్నేషనల్ కాన్ఫెడరేషన్ ఆఫ్ ఫ్రీ ట్రేడ్ యూనియన్స్ ఇంటర్నేషనల్ ట్రేడ్ యూనియన్ కాన్ఫెడరేషన్ యూరోపియన్ ట్రేడ్ యూనియన్ కాన్ఫెడరేషన్ వరల్డ్ కాన్ఫెడరేషన్ ఆఫ్ లేబర్ ట్రేడ్ యూనియన్ అడ్వైజరీ కమిటీ ఆఫ్ ఓఇసిడి Trade Union Advisory Committee of the OECD గ్లోబల్ యూనియన్ ఫెడరేషన్స్ మొదలైనవి కాబట్టి అంతర్జాతీయంగా యూనియన్ను అనుమతించే వివిధ సంస్థలు ఆచరణాత్మకంగా యూనియన్లు బహుళ జాతీయ సంస్థలను తక్కువ సామాజిక రక్షణలతో మరియు తక్కువ వేతనాలు మరియు ప్రయోజనాలతో ఉన్న దేశాలలో పనిని గుర్తించగలగడం బలమైన యూనియన్లు మరియు బలమైన రక్షణ మరియు అధిక వేతనాలు మరియు ప్రయోజనాలను ఉన్న దేశాల నుండి దూరంగా ఉంటా యాని భావిస్తాయి ఇప్పుడు యూనియన్లు అంతర్జాతీయ యూనియన్లు ఏమని భావిస్తున్నాయి అంటే బహుళ జాతీయ సంస్థలు వేతన రేట్లు తక్కువగా ఉన్న దేశాలలో ఉద్దేశపూర్వకంగా పని కోసం చూస్తున్నాయి మరియు వారు దీన్ని ఇష్టపడరు ఇది వారి అవగాహన బహుళ జాతీయ సంస్థలు బహుళ జాతీయమని వారు భావిస్తున్నారు ఎందుకంటే వారు కనీస ప్రయత్నంనుండి ప్రయత్నిస్తున్నారు గరిష్ట ప్రయోజనాన్ని పీల్చుకోవటానికి ప్రయత్నిస్తున్నారు లాభం సంపాదించడానికి ఇది కీలకం కానీ ఇది తమకు అన్యాయమని వారు భావిస్తున్నారు ఎందుకంటే వారు తక్కువ సామాజిక రక్షణ ఉన్న దేశాలకు వెళతారు వారు ఒక దేశంలోని కార్మికులను పోటీని ఎదుర్కొంటున్న ఇతర దేశాల్లోని కార్మికుల నుండి వారి వేతనాలు మరియు ప్రయోజనాలను వేలం వేయడానికి వారి ఉద్యోగాలను కొనసాగించమని బలవంతం చేస్తారు బహుళ జాతీయ సంఘాలు మరియు ఈ బహుళ జాతీయ సంస్థలు సంస్థలు వాటిని నిస్సందేహంగా లేదా చాలా సూక్ష్మంగా బెదిరిస్తాయని భావిస్తున్నట్లు అనిపిస్తుంది తక్కువ వేతనం కోసం నేను వెళ్లి ఒక దేశంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేస్తాను అక్కడ వేతన రేట్లు చాలా తక్కువగా ఉంటాయి మరియు అక్కడి నుండి శ్రమను పొందుతాను కాబట్టి ఎవరో మీకు చెబితే మరియు మీకు ఇప్పటికే మీకు ఉద్యోగం కావాలి మీరు ఏమి చెబుతారు మీరు చెబుతారు సరే నేను ఉద్యోగాన్ని చేస్తాను నేను తక్కువ వేతనం కోసం పని చేస్తాను దీనికి విరుద్ధంగా మీ యూనియన్ అధికారాన్ని వినియోగించుకోవడం మరియు కాదు నా కనీస వేతనం ఇంత వుండాలి మరియు మీరు దానిని నాకు ఇవ్వకపోతే నేను నిష్క్రమిస్తాను సంస్థకు ఒక ఎంపిక ఉన్నప్పుడు ఒక దేశంలో కార్యాలయాన్ని ఏర్పాటు చేయటానికి ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని మీరు చెప్పలేరు కాబట్టి యూనియన్లు ఈ విధంగా అనుభూతి చెందుతున్నాయి శ్రామికశక్తి సర్దుబాట్ల ఖర్చులు అతి తక్కువగా ఉన్న దేశాలలో కార్యకలాపాలను పునర్నిర్మించడం ద్వారా కార్మికులకు చట్టబద్ధంగా తప్పనిసరి ప్రయోజనాలలో తేడాలు వల్ల MNE లు బహుళ జాతీయ సంస్థలు ప్రయోజనం పొందుతాయని యూనియన్లు భావిస్తున్నాయి మరియు ఈ తక్కువ ప్రయోజన దేశాలలో కార్మికులపై అధిక స్థానభ్రంశం భారం అవుతుంది జీవన వ్యయం చాలా తక్కువగా ఉన్న ప్రదేశాలకు వారు బలవంతంగా మకాం మార్చాలని వారు భావిస్తున్నారు కాబట్టి వారికి జీతం తక్కువ జీతాలు మరియు వారు మీకు తెలుసా వారు ఆ నిబంధనను తమ ఒప్పందంలో చేరుస్తారని మరియు బదిలీలు అనివార్యమని చెప్తారు మరియు వారు ఈ వ్యక్తులను అక్కడే పంపుతారు ఆపై మీకు తెలుసా ఇంటి అద్దె భత్యం తగ్గుతుంది మరియు కాబట్టి ప్రజలు మోసపోయామని భావిస్తారు ఒక దేశంలో బహిష్కృత కార్మికులు కార్మిక వివాదం సంభవించినప్పుడు ఎందుకంటే నగదు ప్రవాహాలు మరియు వ్యాపారాన్ని నిర్వహించే సామర్థ్యం వివాదాలు లేని దేశాలలో కార్యకలాపాల ద్వారా కనీసం పాక్షికంగా నిర్వహించబడతాయి కాబట్టి బహుళ జాతీయ సంస్థలు నిర్వాహకుల తో పోరాడటానికి ఆసక్తి చూపని ప్రజలు వున్న ప్రాంతాల కోసం చూస్తున్నట్లు అనిపిస్తుంది అని యూనియన్లు కూడా భావిస్తున్నాయి యాజమాన్యం వారికి ఏది ఇచ్చినా వారు అంగీకరిస్తారు మరియుఈ ప్రదేశాల నుండి నగదు ప్రవాహం చాలా ఎక్కువ ఉంది కాబట్టిలాక్డౌన్లు మరియు సమ్మెలను కంపెనీలు భరించగలవు యూనియన్ల డిమాండ్లకు వారు తలొగ్గాల్సిన అవసరం లేదు కాబట్టి బహుళ జాతీయ సంస్థలలో హెచ్ ఆర్ మేనేజర్లు వ్యవహరించాల్సిన కొన్ని సవాళ్లు ఇవి బహుళ జాతీయ బేరసారాలకు అవరోధాలు మీరు బహుళ జాతీయ సంస్థ యూనియన్లో ఒక భాగం అయినప్పుడు మీరు అంతర్జాతీయ హెచ్ఆర్ మేనేజర్ లేదా యూనియన్ సభ్యులైతే రెండు అడ్డంకులు ఎదురవుతాయి విభిన్న పారిశ్రామిక సంబంధాల చట్టాలు మరియు అభ్యాసాలు వివిధ దేశాలలో మీరు ఎలా వారు ఎలా పరిపాలించగలరు మీరు ఎలా బేరసారాలు చేస్తారు మీరు ఏ స్థాయిలో బేరం చేస్తారు ఏది తప్పనిసరి ఏది చట్టబద్ధమైనది చట్టవిరుద్ధం మొదలైనవి కార్మిక సంబంధాలు లేదా ప్రపంచ కార్మిక చట్టం కోసం ఏ కేంద్ర అంతర్జాతీయ అధికారం లేకపోవడం కాబట్టి మీకు అంతర్జాతీయ అంతర్జాతీయంగా పరిపాలించబడే కార్మిక చట్టం లేకపోతే ప్రజలు ఒక వైపు లేదా మరొకటి మరింత హాని కలిగించే వైపు ప్రయోజనాన్ని పొందవచ్చని భావిస్తారు వివిధ దేశాలలో ప్రధాన ఆర్థిక మరియు సాంస్కృతిక భేదాలు మరొక సమస్య యజమాని వ్యతిరేకత మరొక సమస్య కాబట్టి జాతీయ స్థాయిలో యూనియన్ అయిష్టత ఎందుకంటే జాతీయ నాయకత్వం తరచుగా బహుళ జాతీయ బేరసారాలు వారి నుండి అధికారాన్ని అంతర్జాతీయ నాయకత్వానికి బదిలీ చేస్తాయని భయపడుతున్నాయి కాబట్టి ప్రజలు భావించే వివిధ సమస్యలు వారి బేరసారాల శక్తులను దెబ్బతీస్తాయి కాబట్టి యజమాని వారి బేరసారాలను వ్యతిరేకించవచ్చని వారు భావిస్తున్నారు జాతీయ స్థాయిలో యూనియన్ అయిష్టంగా ఉండవచ్చని వారు భావిస్తున్నారు ఎందుకంటే జాతీయ స్థాయిలో వారు తిరుగుబాటు చేస్తే వారు ఏదో చెబుతారు బహుళ జాతీయ అధికారం బహుళ జాతీయ నాయకుడు వాటిని తిరస్కరించవచ్చు ఎందుకంటే ఇది సమస్య కాదు జాతీయ స్థాయిలో అది ముఖ్యమైనది కావచ్చు బహుళ జాతీయ స్థాయిలో అంత ముఖ్యమైనది కాకపోవచ్చు యూనియన్ల కోసం కేంద్రీకృత నిర్ణయాధికారం లేకపోవడం జాతీయ సరిహద్దుల్లో యూనియన్ల కార్యకలాపాల సమన్వయ లోపం బహుళ జాతీయ సంఘాలు మళ్ళీ మీరు ఈ కార్యకలాపాలను ఎలా నిర్వహిస్తారు కొన్ని దేశాలు మీకు ముఖ్యమైనవి కావచ్చని మీరు వివిధ దేశాల్లోని ప్రజలను ఎలా ఒప్పించగలరు జాతీయ ప్రాధాన్యతలను విభేదించడం మరొకటి మీ వ్యక్తిగత అవసరాలు మీరు ఎలా ప్రాధాన్యత ఇస్తారు మీకు ఏది ముఖ్యమో మరొక దేశంలో ప్రజలకు ఆమోదయోగ్యం కాకపోవచ్చు ఇతర దేశాలలో స్థానిక సంస్థలను అణగదొక్కడం కార్మికుల ఆందోళనలు ఉద్యోగి ఇష్టపడకపోవడం కాబట్టి వారు కోరుకోవడం లేదు నా ఉద్దేశ్యం మళ్ళీ మీకు తెలుసా ఇది ఒకే పాయింట్ అనేక సూక్ష్మ మార్గాల్లో పునరావృతం మరియు అంటే మనం ప్రజలను కోరుకోవడం లేదు మరొక దేశంలో మనం చెప్పేది ఏమైనా ప్రజల ఆందోళనల కంటే మరొక దేశంలో ముఖ్యమైనదని మేము భావిస్తున్నాము కాబట్టి సాధారణ అవసరాలకు ముందు మేము మా అవసరాలకు ప్రాధాన్యత ఇస్తాము మరియు అది సమస్యలను సృష్టించగలదు మరియు అది లోపంగా ఉంటుంది లేదా అంతర్జాతీయ యూనియన్లుగా మన అంతర్జాతీయ బేరసారాల శక్తిపై మనలను వెనక్కి తీసుకోవచ్చు లేదా తగ్గించవచ్చు ప్రపంచ సహకార సమయంలో పరిష్కరించాల్సిన ప్రశ్నలు మనము సహకరించినప్పుడు కొన్ని ప్రశ్నలు మనం పరిష్కరించాల్సినవి వివాదాల పరిష్కారానికి ఏ నియమాలు వర్తిస్తాయి ఏ నియమాలు ఎలా వివాదాలు పరిష్కరించబడతాయి ఏమి జరుగుతుంది ఏ చట్టాలు వర్తిస్తాయి ఆతిధ్య దేశం యొక్క చట్టాలు వర్తిస్తాయా మాతృ దేశం యొక్క చట్టాలు వర్తిస్తాయా చర్చల ప్రక్రియకు ఏ నియమాలు వర్తిస్తాయి అది మరొకటి చర్చలను ఏ చట్టం కవర్ చేస్తుంది ఉదాహరణకు కంపెనీల మధ్య రెండు లేదా అంతకంటే ఎక్కువ దేశాలలో చర్చలు ఏ చట్టం కవర్ చేస్తుంది గ్లోబల్ సహకారాల సమయంలో పరిష్కరించాల్సిన మరో ప్రశ్న ఇది కాబట్టి ఏ చట్టానికి ప్రాధాన్యత పడుతుంది ఏ నియమాలకు ప్రాధాన్యత ఉంటుంది బహుళ జాతీయ సంస్థలు మరియు కార్మిక సంబంధాలు కొన్ని విధానాలు బహుళ జాతీయ సంస్థలలో కార్మిక సంబంధాలను చేరుకోవటానికి మనకు వివిధ మార్గాలు ఉన్నాయి మాకు హ్యాండ్స్ ఆఫ్ విధానం ఉంది ఇక్కడ స్థానిక నిర్వాహకులు ప్రతిదీ నిర్వహిస్తారు కేంద్ర పరిపాలన చెబుతుంది మేము ఏదైనా కలిగి ఉండటానికి దానితో చేయటానికి ఇష్టపడము అప్పుడు మరొక విధానం ఒక అడుగు ముందుకు సహకారం వైపు ఒక అడుగు పర్యవేక్షణ ఉంటుంది స్థానిక నిర్వాహకులు ప్రతిదీ నిర్వహిస్తారు కాని విషయాలపై ట్యాబ్ ఉంచడానికి సీనియర్ నిర్వాహకులకు నివేదించండి కాబట్టి సీనియర్ నిర్వాహకులు అంటారు సరే మేము తెలుసుకోవాలనుకుంటున్నాము ఏమి జరుగుతుందో హ్యాండ్స్ ఆఫ్ విధానం మీరు మీ సమస్యలతో వ్యవహరిస్తారు వాటిని గుర్తించమని మాకు చెప్పవద్దు మీకు తెలుసా ఏదైనా పడిపోతే మేము దానితో వ్యవహరిస్తాము కానీ సాధ్యమైనంతవరకు మీ సమస్యలను మీరే పరిష్కరించుకోండి మరియు దానితో పూర్తి చేయండి పర్యవేక్షణ అంటే మీరు మీ సమస్యలను పరిష్కరించుకుంటారు కానీ మమ్మల్ని లూప్లో ఉంచండి కాబట్టి మనకు అది అనిపిస్తే ఏదో సరిగ్గా జరగడం లేదు అని మాకు అనేపిస్తే మేము జోక్యం చేసుకోవచ్చు మేము కాదు కానీ మేము ఏమి జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నాము మార్గనిర్దేశం మరియు సలహా స్లైడ్ సమయం చూడండి 2528 కాబట్టి మాతృ సంస్థ నుండి ప్రధాన పరిపాలకుల నుండి ప్రధాన కార్యాలయం నుండి కొంచెం ఎక్కువ నిమగ్నమవ్వడం మార్గనిర్దేశం మరియు సలహా కేంద్ర నిర్వహణ స్థానిక నిర్వహణ నుండి స్థిరమైన సలహా వారికి తెలుసు ఏమి జరుగుతుందో మరియు వారు అవసరమైనప్పుడు నిరంతరం జోక్యం చేసుకుంటారు వ్యూహాత్మక ప్రణాళిక మరొకటి గ్లోబల్ వ్యూహాత్మక పాలనలో స్థానిక కార్యకలాపాలు మరియు నిర్వహణ గ్లోబల్ వ్యూహాం నిర్ణయిస్తుంది లేదా ప్రపంచ వ్యూహం స్థానిక కార్యకలాపాలను మరియు నిర్వహణను ప్రభావితం చేస్తుంది కాబట్టి నియమాలు కేంద్ర స్థాయిలో నిర్ణయించబడతాయి మరియు వ్యూహం కేంద్ర స్థాయిలో నిర్ణయించబడుతుంది మరియు ఇది స్థానిక స్థాయిలో వర్తించబడుతుంది పరిమితులను నిర్ణయించండి మరియు మినహాయింపులను ఆమోదించండి ఇక్కడ స్థానిక నిర్వాహకులకు చాలా పరిమిత స్వేచ్ఛ ఇవ్వబడుతుంది మినహాయింపులను ప్రధాన కార్యాలయం ఆమోదించాలి కాబట్టి అది మరొకటి కాబట్టి మీకు తెలుసా ఈ దశల్లో ప్రతి ఒక్కటి సంస్థ యొక్క ప్రధాన పరిపాలన యొక్క నిమగ్నత గురించి మరింత ఎక్కువగా మాట్లాడుతుంది మీకు తెలుసు నిర్వహణ పూర్తిగా ప్రధాన కార్యాలయం నుండి అప్పుడు ప్రధాన కార్యాలయం ఏమంటుందంటే మేము ఏమి చేయమని చెబితే అది చేయండి మీ స్వంతంగా మీరు ఏ నిర్ణయం తీసుకోవద్దు ఈ రంగంలో ప్రధాన కార్యాలయం అంతర్జాతీయ మానవ వనరులు మరియు లైన్ నిర్వహణ యొక్క ఏకీకరణ స్థానిక నిర్వహణతో కలిసిమెలసి గ్లోబల్ వ్యూహం పనిచేస్తుంది కాబట్టి ప్రధాన కార్యాలయం కేంద్ర ప్రధాన కార్యాలయం మీకు తెలుసా మేము మీకు చెప్తున్నది మీరు చేస్తారు మేము మీ ఆసక్తులను పరిగణనలోకి తీసుకుంటాము మేము ప్రతిదీ నిర్ణయిస్తాము మరియు మీరు మీకు చెప్తున్నదానితో పాటుగా వెళ్ళండి మీకు తెలుసు ప్రధాన కార్యాలయం నుండి పూర్తిగా నిర్వహించడం కొంచెం దూరంగా ఉంటుంది వారు ఏమి చెప్తారో మేము మీకు చెప్తాము అట్టడుగు స్థాయిలో ఏమి జరుగుతుందో మేము పట్టించుకోము కానీ మేము ఏకీకరణ గురించి మాట్లాడేటప్పుడు మాతృ సంస్థలోని కేంద్ర ప్రధాన కార్యాలయం లేదా ప్రధాన కార్యాలయం గురించి మాట్లాడుతున్నాము స్థానిక అవసరాలను చూసుకోవడం మరియు వారు నిర్ణయించినట్లు విధానాలతో వాటిని సమగ్రపరచడం స్థానిక యూనియన్ వాతావరణాలకు ఆందోళన సమస్యలు మొదటిది ఇప్పటికే ఉన్న కార్మిక సంఘాలు ఇప్పటికే ఉన్నవి అప్పుడు సంస్థ స్థాయి మరొకటి ఎలా ఈ స్థానిక యూనియన్ పరిసరాలు నిర్వహించబడతాయి వెడల్పుపై దృష్టి పెట్టండి దృష్టి ఏమిటి దృష్టి ఎంత విస్తృతంగా ఉంది ప్రజల అనుబంధాలు కార్మికుల యూనియన్ సాంద్రత రకాలు యూనియన్లో ఎంత మంది ఉన్నారు కార్మిక సంబంధాలపై దృష్టి పెట్టండి చర్చల భాగస్వాములు మీకు తెలుసా మీరు ఎవరు చర్చలు జరుపుతున్నారు మొదలైనవి యాజమాన్య సంఘాలు మీరు యాజమాన్య సంఘాలను కూడా కలిగి ఉండవచ్చు ఫ్రంట్లైన్ కార్మికులు మాత్రమే కాదు యజమానులు ఒకచోట చేరి ఒక సమాఖ్యను ఏర్పాటు చేసుకోవచ్చు మరియు ఈ పరిశ్రమలో ఇదే మార్గం మేము దీన్ని చేస్తాము కాబట్టి ఆపరేషన్ పద్ధతి మీ కార్యకలాపాలను మీరు ఎలా చేస్తారు సాధారణంగా యూనియన్ ఒప్పందాల పరిధిలో ఉన్న సమస్యలు స్థానిక యూనియన్ పరిసరాలలో ఆందోళన కలిగిస్తాయా యూనియన్ ఒప్పందాల యొక్క బంధన శక్తి దేశానికి దేశానికి మారుతుంది సమ్మెలు మరియు పారిశ్రామిక చర్య పారిశ్రామిక చర్య ఏమిటి సమ్మెను ఎదుర్కోవటానికి సంస్థలు తీసుకునే చర్య ఏమిటి కాబట్టి ఏ విధమైన చట్టాలతో పరిపాలన చర్యలతో ఆ సంస్థలు వారి సంస్థలో జరిగే ఏదైనా సమ్మెలను ఎదుర్కోగలవు మరియు సంస్థల్లో యూనియన్ లేని పరిస్థితి ఇది దేశం నుండి దేశానికి మరియు ప్రదేశానికి కూడా మారవచ్చు అంతర్జాతీయ కార్మిక సంబంధాలు మీరు కలిగి ఉండవచ్చు వర్క్స్ కౌన్సిల్స్ మీరు చేయగలరు వర్క్స్ కౌన్సిల్స్ సంస్థ యొక్క శ్రామిక శక్తి యొక్క ఎన్నుకోబడిన ప్రతినిధులతో రూపొందించబడ్డాయి వారు ఒక సంస్థ తీసుకునే అనేక నిర్ణయాలకు సంబంధించి సమాచారం మరియు సంప్రదింపులు స్వీకరించే హక్కు కలిగి వుంటారు కాబట్టి ఇది యూనియన్ కాదు ఇది కొంచెం ఎక్కువ ఇది సంస్థ యొక్క ఉద్యోగుల యూనియన్ యొక్క చిన్న రకం మరియు ఇది సంస్థ యొక్క శ్రామిక శక్తిలో ఎన్నుకోబడిన ప్రతినిధులతో రూపొందించబడింది మరియు వారికి మొత్తం సమాచారం పొందడానికి హక్కు ఉంది మరియు సంస్థ యొక్క నిర్ణయం తీసుకోవటానికి వారికి సహకరించే హక్కు ఉంది సహ నిర్ణయం అనేది అంతర్జాతీయ కార్మిక సంబంధాలను స్థాపించడానికి మరొక మార్గం ఇది చట్టపరమైన అవసరం దీనిలో ఉద్యోగులు పర్యవేక్షక బోర్డులు లేదా డైరెక్టర్ల బోర్డులపై ప్రాతినిధ్యం వహిస్తారు మరియు సంస్థ తీసుకునే ప్రధాన నిర్ణయాలు వ్యూహాత్మక నిర్ణయాలలో పాల్గొంటారు మరియు ఉద్యోగుల ప్రతినిధుల ఒప్పందం అవసరం ప్రధాన నిర్ణయాధికారం యొక్క కొన్ని వ్యవస్థలు ఒకటి ద్వంద్వ వ్యవస్థ ఇక్కడ పర్యవేక్షక బోర్డు మూడవ వంతు ఉద్యోగులను కలిగి ఉంటుంది మరియు బోర్డు డైరెక్టర్లను పర్యవేక్షిస్తుంది సింగిల్ టైర్ సిస్టమ్ ఒక బోర్డు డైరెక్టర్లు మరియు ఉద్యోగులు మాత్రమే ఒకటి లేదా రెండు కలిగి ఉన్నారు డైరెక్టర్ల బోర్డు మాత్రమే ఉంది మరియు ఉద్యోగుల ప్రతినిధులు ఒకటి లేదా ఇద్దరు మాత్రమే ఉన్నారు మిశ్రమ వ్యవస్థ ఉంది ఉద్యోగుల విధిగా పాల్గొనడం కానీ సలహా పాత్ర మాత్రమే వారు మాత్రమే చెప్పగలరు ఏమి చేయగలరు మరియు ఏమి చేయలేరు మరియు ఏమి చేయకూడదు మరియు ఏమి చేయవచ్చు మరియు వారి అభిప్రాయాలు తీసుకోవచ్చు తీసుకోకపోవచ్చు కాబట్టి నిర్ణయం తీసుకోవడంలో వారికి నిజంగా చెప్పడానికి ఏమి వుండదు అందుకే దీనిని సహ నిర్ణయాల వ్యవస్థ అంటారు ప్రపంచ సంబంధాలలో వ్యాజ్యం ప్రమాదాలు ప్రపంచ కార్మిక సంబంధాలు సంస్థలు ఎప్పటికప్పుడు వ్యవహరించే మరొక సమస్య వ్యూహాత్మక ప్రపంచ పారిశ్రామిక సంబంధాల విధానం అభివృద్ధి అంతర్జాతీయంగా వ్యవహరించే వ్యక్తులు కార్మిక సంబంధాల సమస్యలతో వ్యవహరించే మానవ వనరుల నిర్వాహకులు వ్యవహరించాల్సిన మరో సమస్య కాబట్టి మీరు ప్రపంచవ్యాప్తంగా లేదా ప్రపంచంలోని వివిధ ప్రాంతాలలో ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన పారిశ్రామిక సంబంధాల విధానంతో ఎలా ముందుకు వస్తారు ఒకదానికి ఆమోదయోగ్యమైనది మరొకదానికి ఆమోదయోగ్యం కాకపోవచ్చు నీతి యొక్క అంతర్జాతీయ చట్రం మేము నిరంకుశత్వం గురించి మాట్లాడాము మరియు మేము మునుపటి ఉపన్యాసాలలో ఒకదానిలో సాపేక్షవాదం గురించి మాట్లాడాము కాబట్టి దీనిని కూడా నిర్ణయించవచ్చు ఇది సంస్కృతి నుండి సంస్కృతికి దేశానికి దేశానికి మారుతుంది మరియు నైతికంగా సంపూర్ణ సంస్కృతి ఒక సంస్థ నైతికంగా సంపూర్ణ సంస్కృతిని కలిగి ఉంటే ఒక వాతావరణంలో తనను తాను కనుగొంటే ఇక్కడ సంపూర్ణవాదాని కంటే నైతిక సాపేక్షవాదానికి ప్రాధాన్యత ఇవ్వబడుతుంది అప్పుడు అది కావచ్చు విభేదాలు ఉండవచ్చు మరియు దీనికి విరుద్ధంగా వుండవచ్చు లంచం మరియు అవినీతి ప్రజలు వ్యవహరించాలసిన మరొక విషయం కొన్ని దేశాలలో లంచం ఇవ్వడం ఆమోదయోగ్యమైన వ్యాపార సాధనగా భావిస్తారు మళ్ళీ ఇది పుస్తకం నుండి కాబట్టి నేను ఊహిస్తున్నాను అది సరే మెక్సికోలో ఇది లంచం కాదు ఇది ఇవ్వబడింది చాలా పదాలు ఉన్నాయి ప్రభుత్వ కార్యాలయాల్లో చాలా దేశాలలో లంచం ఇవ్వడం నేరం కానీ ఇక్కడ మళ్ళీ మెక్సికో దీనిని లా మోర్డిడా అంటారు దక్షిణాఫ్రికా దీనిని డాష్ అంటారు నేను ఈ పదాలను సరిగ్గానే ఉచ్చరిస్తున్నానని ఆశిస్తున్నాను మధ్యప్రాచ్యం భారతదేశం మరియు పాకిస్తాన్ మీరు బక్షీష్ అని చెబుతారు ఇది అంగీకరించబడదు ఆ పుస్తకంలో ఇది ఆమోదయోగ్యమైన వ్యాపార పద్ధతి అని చెప్పారు భారతదేశంలో లంచం అంగీకరించబడదు కానీ అది జరుగుతుంది మీకు తెలుసా దానిని ఒప్పుకుందాం ఇది ప్రైవేట్ సంస్థలలో జరుగుతుంది నేను అనుకోను ఏదైనా చట్టం ప్రకారం ఏదైనా డబ్బు డాక్యుమెంటేషన్ లేకుండా చేతులు మారితే అది చట్టవిరుద్ధం అని ఈ విషయం నాకు చాలా ఖచ్చితంగా తెలియదు ఏమైనా కాబట్టి దీనిని బక్షీష్ అంటారు జర్మనీలో షిమ్మెంగెల్ట్ ఇటలీలో బస్టారెల్లా కాబట్టి దీనికి వివిధ పేర్లు ఇవ్వబడ్డాయి పరిపాలించే చట్టాలు ఆ దేశంలోని చట్టాలు ఎంత చట్టవిరుద్ధంగా నిర్ణయిస్తాయో మరియు ఎపుడు దీనిని పరిగణిస్తాయో కానీ లంచం అనేది ఒక లంచం లంచం అనేది ఒక వాగ్దానం నేను మీకు ఈ డబ్బు ఇస్తున్నాను దయచేసి నా కోసం దీన్ని చేయండి మరియు ఏది ఏమైనా లంచాలను మానుకోవాలి కాబట్టి మేము ఇక్కడ ఆగిపోతాము మరియు మేము తదుపరి ఉపన్యాసంలో అంతర్జాతీయ HRM కు సవాళ్ల గురించి మాట్లాడుతాము మీకు చాలా కృతజ్ఞతలు